స్వాగతం మరియు మేము ఇప్పుడు ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్ ను కొనసాగిస్తాము మేము ఇప్పటికే డబుల్ ఇంటిగ్రల్స్ మరియు డబుల్ ఇంటిగ్రల్ యొక్క అనేక ఇతర అనువర్తనాల మూల్యాంకనాన్ని పూర్తి చేసాము

ఈ రోజు మనం ట్రిపుల్ ఇంటిగ్రల్స్ గురించి నేర్చుకుంటాము ప్రాథమికంగా ఈ ఉపన్యాసంలో మూల్యాంకన భాగం పరిశీలిస్తాము మొదట ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్స్ను ఎలా నిర్వచించాలి మనం ఇచ్చిన ప్రాంతాన్ని డబుల్ ఇంటిగ్రల్స్ కోసం మనం విభజన చేసిన మాదిరిగానే మనం చేయాలి ఇప్పుడు మన ప్రాంతం త్రిమితీయ ప్రదేశంలో త్రిమితీయంగా ఉంటుంది కాబట్టి మేము ఆ ప్రాంతాన్ని n ఉప ప్రాంతాలుగా విభజిస్తాము మరియు ఈ ఉప ప్రాంతాల పరిమాణాన్ని ఈ V1 δV2 δVn ద్వారా పిలుస్తాము కాబట్టి మనకు ఇప్పుడు త్రిమితీయ స్థలం ఉంది మరియు మేము దానిని చిన్న ప్రాంతాలుగా విభజించాము మరియు ప్రతి ప్రాంతానికి మేము దాని పరిమాణాన్ని ఈ V1 δV2 δVn ద్వారా సూచిస్తున్నాము మరియు ఇప్పుడు మనం ఒక బిందువు xjyjzj ను ఏకపక్ష బిందువుగా jయొక్క ఉప ప్రాంతంలోతీసుకుందాం ఇది రెండు డైమెన్షనల్ విషయంలో మేము చేసిన దానికి చాలా పోలి ఉంటుంది మేము డొమైన్ను రెండు డైమెన్షనల్ డొమైన్గా చిన్న విభాగాలుగా చిన్న కణాలుగా విభజించాము మరియు ప్రతి కణంలో మేము ఒక బిందువు తీసుకున్నాము మరియు ఆ సమయంలో ఫంక్షన్ యొక్క సంబంధిత విలువను వైశాల్యంతో గుణించబడుతుంది మరియు అది సంగ్రహించబడింది మరియు ఆ మొత్తానికి పరిమితిని తీసుకుంటే మేము డబుల్ సమకలనాన్ని పరిచయం చేస్తాము కాబట్టి ఇక్కడ కూడా మేము ఇప్పుడు ఈ మొత్తాన్ని పరిశీలిస్తాము కాబట్టి ఈ అన్ని వాల్యూమ్ల మొత్తం Vj ఫంక్షన్ విలువతో గుణించాలి కాబట్టి ఈ సమయంలో ఫంక్షన్ విలువ xjyjzj మేము j యొక్క ఉప ప్రాంతంలో పరిగణించాము మరియు మేము ఈ ప్రాంతాలన్నింటినీ లేదా ఈ గుణకారంను ఈ అన్ని ప్రాంతాలపై జోడిస్తున్నాము ఏంటి అంటే ఈ j అనేది 0 నుండి n వరకూ మారుతూ వుంటుంది మరియు ఇప్పుడు మేము ఇక్కడ పరిమితి తీసుకుంటే n అనంతం లేదా ఈ చుట్టూ ఇతర మార్గం Vj ద్వారా వెళుతుంది మేము 0 కి వెళ్తాము ఎందుకంటే డొమైన్ ఇప్పుడు స్థిరంగావుంది కాబట్టి మేము ఈ n ను అనంతానికి వెళ్ళనిస్తే ఉప ప్రాంతాలు వెళ్తాయి అంటే ప్రతి ఉప ప్రాంతం యొక్క పరిమాణం 0 కి వెళుతుంది కాబట్టి ఈ పరిమితి n విధానాలుగా ఉన్నట్లయితే దీనిని మనం సమకలనంగా పిలుస్తాము మరియు త్రిమితీయ సందర్భంలో ఈ సమకలనానికి సంజ్ఞామానం లేదా ట్రిపుల్ ఇంటిగ్రల్ కోసం ఈ సంజ్ఞామానాన్ని ఉపయోగించండి కాబట్టి ఇప్పుడు మనకు ఈ పరిమాణం కోసం మూడు చిహ్నాలు ఉన్నాయి ఇది ఇక్కడ త్రిమితీయ సమతలంలో ఒక స్థలం అప్పుడు మనకు ఇక్కడ ఫంక్షన్ fx y z వుంది అదే అంతరిక్షంలో ఆ పరిమాణంను అనుసంధానిస్తుంది మరియు తరువాత f ను ఈతో Vj కలిపనపుడు మళ్ళీ ఈ నిర్వచనం వస్తుంది మరియు చివరికి n ని సమీపించేటప్పుడు ఈ పరిమితిని తీసుకుంటే వస్తుంది కాబట్టి భౌతిక వివరణ మనం త్వరగా పరిశీలించాలనుకుంటే ఉదాహరణకు ఈ f అనేది V1 గా చెప్పబడుతుంది కాబట్టి అంటే f ఇక్కడ లేదు కాబట్టి మనం ప్రాథమికంగా ఈ Vj ను జోడించి ప్రతి ఉప ప్రాంతం యొక్క పరిమాణం ను ఆపై పరిమితిని తీసుకుంటున్నాము కాబట్టి f ని 1 గా పరిగణించడం ద్వారా మనకు ఏమీ లభించదు కానీ మళ్ళీ ఆ ఉప ప్రాంతం యొక్క పరిమాణం కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ ఉపయోగించి కూడా మేము పరిమాణం గణించాము డబుల్ ఇంటిగ్రల్ యొక్క అనువర్తనాల్లో ఇది ఒకటి కానీ ఆ సందర్భంలో f ను అనుకల్య గా మనం భావించాము కాబట్టి ఆ ఉపరితలంతో డబుల్ ఇంటిగ్రల్ ద్వారా అనుకల్య మరియు మాకు పరిమాణం ఇస్తోంది కానీ ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఈ f ని 1 కి సెట్ చేసినప్పుడు మేము నిజంగా ఈ డొమైన్ యొక్క పరిమాణం అక్కడ పొందుతున్నాము ఈ సందర్భంలో v అనేది ఆ డొమైన్ యొక్క సమకలనం మరియు డబుల్ ఇంటిగ్రల్ విషయంలో రెండవ సందర్భంలో డొమైన్ యొక్క వైశాల్యాన్ని కనుగొనే అనువర్తనం కూడా మాకు ఉంది మరియు అక్కడ కూడా మేము ఈ ఫంక్షన్ను 1 కి సెట్ చేసాము ఈ ఫంక్షన్ లేకుండా సమగ్రపరచడం ద్వారా మేము సమకలన డొమైన్ యొక్క ఈ వైశాల్యాన్ని పొందుతున్నాము లేదా ఈ సందర్భంలో మేము ఈ f నుండి 1 అని చెప్పినప్పుడు మీకు డొమైన్ యొక్క పరిమాణం లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు మూడు ఉన్నాయి అప్పుడు మనకు ఈ త్రిమితీయ ప్రదేశంలో పరిమాణం ఉంది Vfx y zdV j 1nfxjyjzjVj కాబట్టి f అనేది 1 కి సమానమని చెబితే అది పరిమాణాన్ని ను సూచిస్తుంది కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్ యొక్క అనువర్తనాల్లో ఒకటిగా కూడా మనం చూడవచ్చు కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్ను ఎలా అంచనా వేయాలి కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ యొక్క మూల్యాంకనం యొక్క జ్ఞానం కలిగి ఉంటే ఇది కూడా సులభం అవుతుంది కాబట్టి ఇది సింగిల్ ఇంటిగ్రల్స్ యొక్క పునరుక్తి గణన యొక్క ఆలోచన మరియు తరువాత ఉదాహరణకు ఇది చాలా సాధారణ రూపం అని మనం భావించాలి కాబట్టి ఇది x సంబంధించి తీసుకోబడిన అంతర్భాగమైన అంతర్భాగం కాబట్టి ఈ x యొక్క పరిమితులు చాలా సాధారణ సందర్భంలో ఈ y మరియు z ఫంక్షన్ నుండి వాటి యొక్క ఫంక్షన్f 2 అనేది y మరియు z కాబట్టి మనం లోపలి భాగాన్ని ఏకీకృతం చేసినప్పుడు మనకు కొంత ఫంక్షన్ లభిస్తుంది ఎందుకంటే x ను మనం ఇంటిగ్రేట్ చేసాము ఇక మనం x ను చూడలేం కానీ పరిమితులు yz యొక్క ఫంక్షన్ కావచ్చు ఇక్కడ yz యొక్క ఫంక్షన్ కావచ్చు మరియు ఆపై మనకు కూడా YZ అనుకల్య ఉంటుంది కాబట్టి సాధారణంగా అంతర్గత సమగ్ర మూల్యాంకనం తరువాత మనకు y మరియు zయొక్క ఫంక్షన్ లభిస్తుంది కాబట్టి ఒకసారి అంతర్గత సమగ్ర మూల్యాంకనం చేసిన తరువాత మనం ఇప్పుడు y కి సంబంధించి బయటికి వెళ్తాము కాబట్టి మేము y కి సంబంధించి ఇప్పుడు సమకలనం చేస్తే మరియు y యొక్క పరిమితులు y యొక్క ఫంక్షన్ z అవుతుంది కాబట్టి ఈ రెండవ అంతర్గత సమగ్రతను ఏకీకృతం చేసిన తరువాత మనకు z యొక్క కొంత ఫంక్షన్ లభిస్తుంది మరియు ఇప్పుడు చివరికి ఈ xz సంబంధించి z ను ఏకీకృతం చేస్తాము మరియు ఇప్పుడు పరిమితి స్థిరంగా ఉండాలి ఎందుకంటే ఈ సమగ్ర విలువ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని గుర్తుంచుకోండి మరియు మీరు xy యొక్క దేనినీ చూడలేరు మరియు z ఎందుకంటే మేము ఈ Vయొక్క పరిమాణాన్ని ఏకీకృతం చేస్తున్నాము లేదా మన పరిమాణం లోని అన్ని బిందువుల కంటే ఈ xyzఎక్కువ కాబట్టి చివరికి ఇది ఉచితం ఈ సమకలన విలువకు xyz ఏమీ ఉండదు Vfx y zdV కాబట్టి ఒకసారి మనం అంతర్గతం గా రెండు సమకలనాల మూల్యాంకనం కలిగి ఉంటే z యొక్క ఫంక్షన్ లాగా మనం పొందుతూ వుంటే మరియు ఇప్పుడు మనం z కి సంబంధించి కలిసిపోతాము కాబట్టి బాహ్య సమకలనాల కోసం ఇప్పుడు పరిమితులు స్థిరంగా ఉండాలి కాబట్టి ఇది సమకలనాల పరిమితులను ఉంచేటప్పుడు మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసిన సాధారణ పరిశీలన కాబట్టి మనం x కి సంబంధించి ఏకీకృతం చేస్తున్నప్పుడు లోపలి భాగం y మరియు z యొక్క ఫంక్షన్ కావచ్చు రెండు అవధులు దిగువ మరియు ఎగువ ఒకటి ఈ అనుసంధానం తరువాత x తొలగించబడిన తరువాత మనకు చలరాశులు y మరియు z యొక్క ఫంక్షన్ ఉంటుంది మరియు తరువాత మేము y కి సంబంధించి ఏకీకృతం చేస్తున్నాము అవధులు ఇప్పటికీ z ఇలా 1z యొక్క ఫంక్షన్ కావచ్చు మరియు 2z కాబట్టి ఈ అవధులు z యొక్క ఫంక్షన్ కావచ్చు మరియు అప్పుడు బాహ్యంగా వున్న ఒకటి z యొక్క స్తిర అవధి కావచ్చు మరియు ఇప్పుడు మాకు వచ్చిన ఈ సమకలన విలువ xy మరియు z నుండి స్వతంత్రంగా వుండవచ్చు కాబట్టి ఈ నిర్మాణాన్ని మనం గుర్తుంచుకోవాలి VfxyzdVzaby1z2zxf1yzf2yzfxyzdxdydz చూడండి స్లయిడ్ సమయం 0909 మరియు సమకలన అవధులు స్థిరంగా ఉంటే డబుల్ ఇంటిగ్రల్స్ మాదిరిగానే సమకలన యొక్క క్రమం అప్రధాన మైనది కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ మాదిరిగానే డబుల్ ఇంటిగ్రల్స్ మాదిరిగానే సమకలన అవధులు స్థిరంగా ఉంటే డబుల్ ఇంటిగ్రల్స్ మాదిరిగానే సమకలన యొక్క క్రమం అప్రధాన మైనది abcdeff x y z dxdydzefcdabf x y z dzdydx cdefabf x y z dzdxdy కాబట్టి ఇక్కడe నుండి f కాబట్టి ఇక్కడ కూడా మనకు e నుండి f వుంది కాబట్టి ఇక్కడ ఏకీకరణ యొక్క పరిధి లేదా ఏకీకరణ యొక్క పరిమితులు స్థిరంగా ఉంటే లేదా స్థిరంగా ఉంటే మనం క్రమాన్ని మార్చవచ్చు అలాగే మనం క్రమాన్ని dx dz dx dyలాగా మరింత మార్చవచ్చు మరియు సంబంధిత అవధులు సమకలనాలకు వ్యతిరేకంగా ఉంటాయి ఒకసారి మేము ఇక్కడ చాలా సాధారణ సందర్భంలో ఫంక్షన్ లను కలిగి ఉన్నాము అప్పుడు మనం ఉండాలి లేదా ఏకీకరణ క్రమాన్ని మార్చడం చాలా కష్టం మరియు మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి మనం రెండు చలరాశుల విషయంలో చేసిన దానికి సమానమైన క్రమాన్ని మార్చాము మేము మళ్ళీ క్రమాన్ని మార్చిన తర్వాత ఈ పరిమితులు స్థిరంగా లేకపోతే సమకలన యొక్క పరిమితులను కనుగొనడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిమితులు స్థిరంగా ఉంటే క్రమాన్ని మార్చవచ్చు కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం మూల్యాంకనం కోసం వెళ్తాము అదే మొదటి ఉదాహరణ I 0a0x0x yex y zdz dy dx ఘాతాంకాన్నిమేము పరిశీలిస్తాము ఫంక్షన్ ex y z చాలా సరళమైన ఫంక్షన్ మరియు మేము దీనికి సంబంధించి zy మరియు తరువాత x సమకలనం చేయాలని అనుకుంటున్నాము

కాబట్టి మనం మళ్ళీ సమకలనాలను పునరావృతం చేయాలి ఆపై ఇవి ఏక సమకలనముగా మారుతాయి కాబట్టి మొదట zకి సంబంధించి తరువాత y కి సంబంధించి మరియు చివరికి x కి సంబంధించి కాబట్టి తరువాత మనకు ఈ సమస్య 2 ఉంది ఇక్కడ మనం ఈ సమకలనాన్ని ∭Rdxdydzxyz13 మూల్యాంకనం చేస్తాము మరియు ఈ R ప్రాంతం R యొక్క సరిహద్దులు x 0 y 0 z 0 x y z 1 ఇవి ఇప్పుడు సమతలాలు కాబట్టి మేము త్రిమితీయ స్థలం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ x 0 ఇది YZ సమతలం ఈ y 0దాదాపు xz సమతలం మరియు z 0 ఉంది xy సమతలం మరియు మేము ఇక్కడ మరొక సమతలం x y z 1 కలిగి వున్నాం I x 01y 01 xz 01 xy1x y z 13dz dy dx 0101 x 12x y z 1 201 xydydx I 0101 x 12x y z 1 201 xydydx 12log 2 58 చివరి సమస్య కాబట్టి ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్ని ఉపయోగించి మనం ఈ గోళానికి సాధారణమైన పరిమాణాన్ని కనుగొనాలనుకుంటున్నాము మనకు ఈ గోళం x2y2z2a2 మరియు ఈ వృత్తాకార స్థూపం ద్వారా ఇవ్వబడుతుంది x2y2 ax కాబట్టి ఇది మరలా మేము ఇంతకుముందు రెండుసార్లు చర్చించిన వృత్తం ఈ షిఫ్టెడ్ సర్కిల్ pai వ్యాసార్థం a2 ఉంది మరియు కేంద్రం a20మరియు I ఈ చిత్రంలో ఇక్కడ చూపించబడింది కాబట్టి ఇక్కడ స్థూపం యొక్క అభ్యంతరం xy సమతలంలో వృత్తంలో ఇవ్వబడింది మరియు ఇక్కడ కేంద్రం a20 ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఈ ట్రిపుల్ ఇంటిగ్రల్ను ఉపయోగించి పరిమాణాన్ని కనుగొనాలంటే స్పష్టంగా ఇప్పుడు అనుకల్య ఉండదు ఆ పై మనకు స్థూపం ద్వారా వచ్చిన ఈ సమకలనం V వుంది మరియు తరువాత మనకు గోళం ఉంది కాబట్టి ఆ గోళం స్థూపాన్ని గోళాన్ని ఖండిస్తుంది మరియు ఆ భాగానికి మనం పరిమాణం కనుగొనాలని అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మళ్ళీ చాలా ముఖ్యమైన ఈ భాగం కోసం ఈ V యొక్క అవధిని కనుగొనడం మరియు మనం ఇప్పుడు z కి సంబంధించి మొదట ఏమి చేస్తున్నాం

కాబట్టి z కు సంబంధించి మనం ఇప్పటికే ఫిక్స్ చేసి ఉంటే అప్పుడు మేము జ్యామితిని xy సమతలంలో పరిమాణంను ప్రొజెక్ట్ చేయవచ్చు మరియు ఒకసారి మేము ప్రాజెక్ట్ చేస్తే xy సమతలంలో మనం రెండు కోణాల్లో ఉన్నాము మరియు రెండు డైమెన్షనల్ కేసుకు పరిమితిని ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు కాబట్టి ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మేము ఉపయోగించిన సూచనలు ఇవి చాలా ధన్యవాదాలు